స్మార్ట్ ఫ్యాక్టరీ అనేది ఇండస్ట్రీ 4 0 విప్లవం సందర్భంలో సాధారణంగా ఉపయోగించే పదం పరిశ్రమలలో స్మార్ట్ ఫ్యాక్టరీలను తయారు చేయడం గురించి ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కార్యకలాపాలు ప్రక్రియలు ఉత్పత్తులు ప్రతిదీ తెలివిగా తయారవుతున్నాయి అయితే స్మార్ట్ ఫ్యాక్టరీ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి స్మార్ట్ ఫ్యాక్టరీకి భిన్నమైన నిర్వచనాలు అందుబాటులో ఉన్నాయి స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క అటువంటి నిర్వచనాన్ని చూద్దాం కాబట్టి ఈ నిర్వచనం ప్రకారం స్మార్ట్ ఫ్యాక్టరీ "స్మార్ట్ ఫ్యాక్టరీ ఒక సౌకర్యవంతమైన వ్యవస్థ ఇది ఒక సౌకర్యవంతమైన వ్యవస్థ ఇది విస్తృత నెట్వర్క్లో పనితీరును ఆప్టిమైజ్ చేయగలదు మరియు కొత్త పరిస్థితుల అమలు చేస్తుంది " స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క ఈ మంచి నిర్వచనం ద్వారా ఇక్కడ విభిన్న అంశాలు ఉన్నాయి అయితే ఈ విభిన్న అంశాలు ఏమిటి ఇది సౌకర్యవంతమైన వ్యవస్థ మనకు ఒక వ్యవస్థ ఉండాలి దానిని సులభంగా మార్చవచ్చు మీరు ఇప్పటికే ఉన్న ప్రక్రియలో కొన్ని విషయాలను పరిచయం చేయవలసి వస్తే ప్రత్యేకమైన మార్పును చేర్చడంలో సహాయపడటానికి వ్యవస్థను చేర్చడానికి సిస్టమ్ తగినంత సరళంగా ఉండాలి సిస్టమ్ పని చేస్తున్నప్పుడు కాలక్రమేణా పనితీరును స్వీయ ఆప్టిమైజ్ చేయడం ఈ స్మార్ట్ ఫ్యాక్టరీ లేదా స్మార్ట్ ఫ్యాక్టరీలోని దానిలోని కొంత భాగం కాలక్రమేణా దాని పనితీరును ఆప్టిమైజ్ చేయగలదు మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా మునుపటి ఉపన్యాసాలలో మనం సాధించిన దాని ఆధారంగా గ్రహించండి ఈ భావనను సాధించవచ్చు వివిధ అల్గోరిథంలను చేర్చడం సహాయంతో అమలు చేయవచ్చు భవిష్యత్తులో ఒక నిర్దిష్ట యంత్రం లేదా ఒక ప్రక్రియ ఎంత పనితీరు ఉంటుందో అంచనా వేయగల అల్గోరిథంలు మరియు దాని పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది ఇది విస్తృత నెట్వర్క్లో పనితీరును స్వీయ ఆప్టిమైజ్ వేర్వేరు పారిశ్రామిక ప్రక్రియలను ఉత్పత్తి ప్రక్రియలను నడుపుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నిటిలోకి ప్రవేశించే ముందు మనం ఈ స్మార్ట్ ఫ్యాక్టరీ ఉద్ధేశం కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం స్మార్ట్ ఫ్యాక్టరీ హక్కును నిర్మించాలనుకుంటున్నాము కాబట్టి దానిలోని విభిన్న భాగాలు ఏమిటి మనకు స్మార్ట్ మెషినరీ స్మార్ట్ తయారీ ప్రక్రియలు స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఉండాలి మరియు ఇవి స్మార్ట్ ఉత్పత్తిని చేరుకోవడంలో సహాయపడతాయి కాబట్టి ఇవన్నీ తెలివిగా చేయడానికి మనం స్మార్ట్ పరికరాలను ఉపయోగించాలి కాబట్టి ఇది స్మార్ట్ ఫ్యాక్టరీ మరియు మీరు గుర్తించగలిగే కొన్ని ఇతర విషయాలు కూడా ఉన్నాయి ఇది ఉత్పత్తిని తెలివిగా చేయడంలో సహాయపడుతుంది అప్పుడు మేము ఈ పరస్పర చర్య గురించి మాట్లాడుతున్నాము ఇది స్మార్ట్ ఫ్యాక్టరీ మరియు కస్టమర్ ప్రవర్తన కస్టమర్తో పరస్పర చర్య ఫ్యాక్టరీపై వినియోగదారుల ప్రవర్తన వ్యవస్థలో విభిన్న పరస్పర చర్యలు శక్తి నిర్వహణ పరంగా స్మార్ట్ గ్రిడ్ చాలా ముఖ్యమైనది మరియు మనం ఎలాంటి స్మార్ట్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం విశ్లేషణలతో వ్యవహరించాలి అది క్లౌడ్ మరియు పెద్ద డేటా మరియు విభిన్న ఇతర అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి మనకు స్మార్ట్ ఫ్యాక్టరీలు ఎందుకు ఉండాలి మనకు అస్సలు స్మార్ట్ ఫ్యాక్టరీలు ఎందుకు ఉండాలి మా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజుల్లో మార్కెట్ చాలా పోటీగా ఉంది మొత్తంమీద మీకు తెలివిగల యంత్రాలు ఈ యంత్రాల మెరుగైన పర్యవేక్షణ మరియు down time తగ్గించుకోబోతున్నారు ఇది మార్కెట్లో పోటీతత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ పోటీతత్వాన్ని ఎదుర్కోవటానికి మనకు స్మార్ట్ ఫ్యాక్టరీలు మరియు అధిక మొత్తంలో ఉత్పత్తి ఉండాలి కనీస కాలపరిమితిలో ఉండాలి మరియు ఇది చాలా స్వీయ అవగాహన చివరిది చాలా ముఖ్యమైనది వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించడం ఇది ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది కాబట్టి స్మార్ట్ ఫ్యాక్టరీల వాడకం ద్వారా వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు కాబట్టి స్మార్ట్ ఫ్యాక్టరీలను నడపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి మొత్తం ఖర్చు ఉత్పత్తి వ్యయాన్ని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచవచ్చు కాబట్టి స్మార్ట్ ఫ్యాక్టరీలకు విలీనం లేదా పరివర్తన సహాయంతో అన్ని విభిన్న పరంగా మొత్తం సామర్థ్యాన్ని సాధించవచ్చు నాణ్యతను మెరుగుపరచడం

ఇవి స్మార్ట్ ఫ్యాక్టరీ స్మార్ట్ మెషీన్స్ స్మార్ట్ ఇంజనీరింగ్ స్మార్ట్ డివైజెస్ స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యొక్క విభిన్న భాగాలు అప్పుడు మూడు విషయాలు ఆవిష్కరణపై మెరుగుపరుస్తాయి ప్రస్తుతం ఉన్నదానిని ఉత్పత్తి ప్రక్రియలు మరియు ఈ విషయాలన్నింటినీ సాంకేతికం సమాచార సహాయం తో చేయవచ్చు మొత్తం ఫ్యాక్టరీని స్మార్ట్గా మార్చడంలో సాంకేతికత సమాచారo ఉంటుంది • • స్మార్ట్ యంత్రాలు ఇతర యంత్రాలతో కమ్యూనికేట్ చేయడానికి ఇతర స్మార్ట్ పరికరాలతో కమ్యూనికేట్ చేయడానికి మరియు మానవులతో సహాయపడతాయి స్మార్ట్ పరికరాలు కనెక్ట్ చేయబడతాయి అవి తమకు మరియు ఇతర ఫీల్డ్ పరికరాలకు ఇతర మొబైల్ పరికరాలకు మధ్య కనెక్ట్ అవుతారు కాబట్టి స్మార్ట్ పరికరాల సందర్భంలో ఈ కనెక్టివిటీ సమస్య చాలా ముఖ్యమైనది స్మార్ట్ తయారీ ప్రక్రియ తయారీలో చైతన్యం స్వయంప్రతిపత్తితో ఎటువంటి మానవ జోక్యం లేకుండా తయారీ జరగబోతోంది నిజమైన సమయస్ఫూర్తి చాలా ముఖ్యం సామర్థ్యం చాలా ముఖ్యం అందువల్ల స్మార్ట్ తయారీ ప్రక్రియలను కలిగి ఉండటానికి ఇవన్నీ సహాయపడతాయి స్మార్ట్ ఇంజనీరింగ్ ఉత్పత్తి యొక్క స్మార్ట్ డిజైన్ ఉత్పత్తి యొక్క స్మార్ట్ అభివృద్ధి స్మార్ట్ ప్లానింగ్ ఇవన్నీ స్మార్ట్ ఇంజనీరింగ్ యొక్క విభిన్న భాగాలు స్మార్ట్ ఫ్యాక్టరీల యొక్క ఈ మొత్తం వ్యాపారంలో లేదా నిర్మాణంలో IT చాలా ముఖ్యమైనదని స్మార్ట్ సాఫ్ట్వేర్ స్మార్ట్ హార్డ్వేర్ స్మార్ట్ మేనేజ్మెంట్ స్మార్ట్ పర్యవేక్షణ మరియు స్మార్ట్ కంట్రోల్ పరంగా మనకు ఐటి పరిష్కారాలు అవసరం ఇవి స్మార్ట్ ఫ్యాక్టరీల యొక్క కొన్ని లక్షణాలు మొత్తంమీద మనం స్మార్ట్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతున్నప్పుడు వివిధ యంత్రాల మధ్య కనెక్టివిటీ యంత్రాలు మరియు వేర్వేరు ఆపరేటర్ల మధ్య కనెక్టివిటీ ఈ వేర్వేరు ఆపరేటర్ల మధ్య కనెక్టివిటీ ఉంది ఈ విధంగా మనకు యంత్రానికి యంత్రానికి యంత్రానికి మానవునికి తరువాత మానవునికి మానవునికి మధ్య కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ విభిన్న కనెక్టివిటీ స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క చాలా ముఖ్యమైన లక్షణం ఆప్టిమైజేషన్ ఈ స్మార్ట్ ఫ్యాక్టరీలు వాటి పరిష్కారాలు వాటి ఉత్పాదకత వాటి ప్రక్రియలు మరియు ఓవర్ టైంలను ఆప్టిమైజ్ చేస్తాయి అవి వేర్వేరు అల్గోరిథంల ద్వారా ఒక విధమైన స్వీయ అభ్యాస అవసరాలలో మార్పులు వాతావరణంలో మార్పులు మరియు పర్యావరణ పారామితులలో మార్పుల పరంగా చాలా వేగంగా కదులుతుంది కనెక్షన్ కనెక్ట్ చేయబడిన స్మార్ట్ పరికరాలు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ యంత్రాలు మరియు ఈ కనెక్ట్ చేయబడిన పరికరాలన్నీ చాలా డేటాను తెస్తాయి కాబట్టి డేటా సెంటర్తో కనెక్టివిటీ మరియు విభిన్న ప్రక్రియల మధ్య కనెక్టివిటీ అవసరo పనులను ఆప్టిమైజేషన్ ఆప్టిమైజ్ చేయడం పనుల షెడ్యూల్ ఆప్టిమైజ్ చేయడం మరియు అనేక ఇతర విషయాలను స్మార్ట్ ఫ్యాక్టరీలో ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది పారదర్శకత జరుగుతాయి పారదర్శకత కూడా మెరుగుపడుతుంది ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న స్మార్ట్ ఫ్యాక్టరీలో నిజ సమయంలో అవసరమైనప్పుడు అందువల్ల ట్రాకింగ్ చాలా సమర్థవంతంగా మారుతుంది ఇది పారదర్శకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది రియల్ టైమ్ పర్యవేక్షణ మరియు సమయానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఏదైనా తప్పు జరిగితే నిజ సమయంలో సాధ్యమైనంత త్వరగా దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మరియు అవసరమైన చర్య తీసుకోవడం చాలా ముఖ్యం మరియు తరువాత ప్రజలకు ఈ సమాచారాన్ని కలిగి ఉండవలసిన హెచ్చరిక సందేశాలను రూపొందించడం చాలా ముఖ్యం ప్రోయాక్టివిటీ నాణ్యత సమస్యలను అంచనా వేయడం భద్రతను మెరుగుపరచడం భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయడం మరియు భవిష్యత్తు సవాళ్లను అంచనా వేయడం నేను ఇంతకు ముందే మీకు చెబుతున్న మొత్తం flexibility గురించి Agility మాట్లాడుతుంది విభిన్న మార్పులను చేర్చడంలో వశ్యత పరంగా అవసరాలలో మార్పులు బహుశా వేర్వేరు ఉత్పత్తి ప్రక్రియలలో మార్పులు చట్టపరమైన సమ్మతిలో మార్పులు మరియు కాలక్రమేణా మారే అనేక విభిన్న విషయాలు ఉన్నాయి ఇవి సరళంగా విలీనం చేయగలవు వాటిని గురించి Agility మాట్లాడుతుంది ఈ అన్ని ఉత్పత్తి ప్రక్రియలలో మార్పులు చట్టపరమైన అవసరాలలో మార్పులు మొత్తం అవసరాలలో మార్పులు అవసరo కాబట్టి ఈ విషయాలన్నీ అనుసరణ కలిగి ఉండాలి అవసరమైనప్పుడు అవి స్వంతంగా ప్రారంభించగలవు సొంతంగా పనిచేయగలవు మరియు సొంతంగా కాన్ఫిగర్ చేయగలవు స్మార్ట్ ఫ్యాక్టరీలకు సహాయక సాంకేతికతలు పెద్ద డేటా టెక్నాలజీ చాలా ముఖ్యం క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ముఖ్యం పెద్ద డేటా అంటే చాలా డేటాను పొందడం భారీ వాల్యూమ్లలో అధిక వేగంతో అనేక రకాలు కలిగి ఉండటం మరియు వేర్వేరు అనేక విభిన్న లక్షణాలు Vs పరంగా ప్రాతినిధ్యం వహిస్తున్నయి స్మార్ట్ ఫ్యాక్టరీలు చాలా డేటాను ఉత్పత్తి చేస్తాయి మరియు ఈ డేటాను నిర్వహించాల్సి ఉంటుంది వారు చాలా డేటాను ఉత్పత్తి చేసేవారు మరియు ఈ డేటాను నిర్దిష్ట మార్గంలో నిల్వ చేసి ప్రాసెస్ చేసి విశ్లేషించే వరకు పనికిరానిది కాబట్టి ఈ పెద్ద డేటా టెక్నాలజీల కోసం హడూప్ లేదా ఇతర పెద్ద డేటా టెక్నాలజీలను ఉపయోగిస్తారు అవి వివిధ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫాంలు పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ ఈ రోజుల్లో వేర్వేరు కంపెనీలు తమ స్వంత ప్రైవేట్ క్లౌడ్ను కలిగి ఉన్నాయి మరియు మైక్రోసాఫ్ట్ అజూర్ మరియు గూగుల్ క్లౌడ్ వంటి పబ్లిక్ క్లౌడ్ సేవలు ఈ విషయాలన్నీ అందుబాటులో ఉన్నాయి స్మార్ట్ గ్రిడ్ చాలా ముఖ్యమైన సహాయక సాంకేతిక పరిజ్ఞానం ఎందుకంటే ఇది ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతుoది స్మార్ట్ ఫ్యాక్టరీలో క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఉపయోగం ప్రాసెసింగ్ సామర్థ్యాలకు సహాయపడుతుంది అధిక పనితీరు గల కంప్యూటింగ్ యొక్క సామర్థ్యాన్ని అందిస్తుంది విభిన్న అనువర్తనాలను అమలు చేయడానికి సాధనాలను ఇస్తుంది విభిన్న అభివృద్ధి వేదికలు డేటాను నిల్వ చేస్తుంది మరింత స్కేలబుల్ పద్ధతిలో స్మార్ట్ ఫ్యాక్టరీల డొమైన్లో క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తుంది పెద్ద డేటా అంటే పెద్ద డేటా విశ్లేషణల గురించి అందుకున్న డేటా నుండి knowledge ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మన దగ్గర డేటా ఉంది డేటా నుండి సమాచారాన్ని వెలికితీస్తుంది సమాచారం నుండి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది అది డేటా నుండి ప్రాసెస్ చేయబడుతుంది విలువ ప్రవాహాలను మెరుగుపరచడానికి భవిష్యత్తును అంచనా వేయడానికి మరియు పనితీరు సూచికలను జాగ్రత్తగా చూసుకోవడానికి పనితీరు సూచికలను మెరుగుపరచడానికి ఇవి చాలా ముఖ్యమైనవి KPI లు కూడా చాలా ముఖ్యమైన అంశం స్మార్ట్ ఫ్యాక్టరీలలో స్మార్ట్ గ్రిడ్ వాడకం శక్తి వినియోగంలో నిలకడ మీరు స్మార్ట్ ఫ్యాక్టరీలతో స్మార్ట్ గ్రిడ్ను ఉపయోగిస్తుంటే శక్తి వినియోగం తెలివిగా చూసుకుంటుంది ఖచ్చితమైన అవసరాల ఆధారంగా ఆప్టిమైజ్ చేయబడిన శక్తి వినియోగం ఉంటుంది శక్తి వినియోగం కూడా రోజంతా లేదా సంవత్సరంలోని వివిధ సమయాల్లో వేర్వేరు ప్రక్రియలలో సమతుల్యం పొందవచ్చు లోడ్ బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం సంస్థ యొక్క కొన్ని భాగాలకు లోడ్ ఎలక్ట్రిక్ లోడ్ యొక్క కొన్ని రకాల అవసరం కావచ్చు కాబట్టి కొన్ని భాగాలు కొన్ని కంపెనీలు కర్మాగారంలోని కొన్ని భాగాలు సంస్థ యొక్క ఇతర భాగాలతో పోలిస్తే ఎక్కువ లోడ్ అవసరం ఈ అవకలన లోడింగ్ మరియు వివిధ భాగాలలో సంస్థ యొక్క లోడ్ను రోజంతా సమతుల్యం చేస్తుంది స్మార్ట్ గ్రిడ్ యొక్క ముఖ్యమైన అంశాలు ఇవి ఇది చాలా దిగువన ఉన్న స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క ఆటోమేషన్ పిరమిడ్ మనకు పరికరాల స్థాయిలో పరికరాలు ఉన్నాయి మనకు నియంత్రణ స్థాయి ఉంది అప్పుడుమనకు తయారీ వ్యవస్థ స్థాయి మరియు ERP స్థాయి ఉన్నాయి ఈ మధ్య మనకు భిన్నంగా ఉన్న కమ్యూనికేషన్ పొరలు ఉన్నాయి స్మార్ట్ ఫ్యాక్టరీలలో ఆగ్మెంటెడ్ రియాలిటీ వాడకం చాలా ప్రబలంగా ఉంది ఆపరేటింగ్ పరికరాలను రిమోట్గా చేయడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి వేర్వేరు యంత్రాల రిమోట్ పర్యవేక్షణ కర్మాగారంలో వేర్వేరు పరికరాలు సాధ్యమయ్యే వాస్తవికత సహాయంతో సాధ్యమే వాస్తవానికి వర్చువల్ రియాలిటీ అయిన మరొకటి ఉంది మేము మరొక ఉపన్యాసంలో చర్చించాము ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ కలిసి రిమోట్ పర్యవేక్షణ స్మార్ట్ ఫ్యాక్టరీలో పరికరాల రిమోట్ ఆపరేషన్లకు సహాయపడతాయి ఈ సాంకేతికతలు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో ప్రక్రియలలో ఉత్పత్తి ప్రక్రియలలో ముఖ్యంగా రేడియోధార్మిక మండలాల భద్రతను మెరుగుపరచడంలో మరియు ఇతర భద్రతా భద్రతా మండలాలకు సహాయపడతాయి కాబట్టి దీనితో మేము స్మార్ట్ ఫ్యాక్టరీపై ఉపన్యాసం ముగింపుకు వచ్చాము స్మార్ట్ ఫ్యాక్టరీ అంటే ఏమిటి మరియు స్మార్ట్ ఫ్యాక్టరీలు ఎందుకు అవసరం మరియు స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క అవసరమైన భాగాలు ఏమిటి అనే దానిపై ఇప్పుడు మీకు కొంత ప్రాథమిక అవగాహన ఉందని నేను ఆశిస్తున్నాను ఇవి మీ కోసం ఇచ్చిన కొన్ని సూచనలు మీకు మరింత ఆసక్తి ఉంటే మీరు వెళ్ళవచ్చు ఇంటర్నెట్లో మీరు స్మార్ట్ ఫ్యాక్టరీలలో వేర్వేరు ఉపన్యాసాలు మరియు విభిన్న ఇతర materials కనుగొనగలుగుతారు కాబట్టి స్మార్ట్ ఫ్యాక్టరీల గురించి మరింత తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే దయచేసి వాటి ద్వారా వెళ్ళడానికి సంకోచించకండి కానీ స్మార్ట్ ఫ్యాక్టరీ అనేది విభిన్న భవన సాంకేతికతలు మరియు విభిన్న భాగాలు గురించి కాబట్టి ఈ విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలు స్మార్ట్ ఫ్యాక్టరీలను నిర్మించటానికి సాంకేతికతలను ఎనేబుల్ చేస్తాయి ఈ ప్రత్యేకమైన కోర్సు యొక్క విభిన్న ఉపన్యాసాల ద్వారా ఒక సంగ్రహావలోకనం పొందడానికి మేము ప్రయత్నిస్తున్నాము మీరు నిజంగా స్మార్ట్ ఫ్యాక్టరీని నిర్మించాల్సిన అవసరం ఉంటే ఈ కోర్సులో మనం ఈ భావనలను అమలు చేయడం ప్రారంభించాలి కాబట్టి దీనితో మనం ముగింపుకు వచ్చాము పరిశ్రమ 4 0 సందర్భంలో స్మార్ట్ ఫ్యాక్టరీ చాలా ముఖ్యమైన భావన ఇండస్ట్రీ 4 0 అత్యంత ప్రాధమికమైనది మరియు పరిశ్రమ 4 0 లో కేంద్ర ఇతివృత్తం స్మార్ట్ ఫ్యాక్టరీలను నిర్మించడం దీనితో మనం ముగింపుకు మేము వచ్చాము ధన్యవాదాలు